హలో మరియు తిరిగి స్వాగతం ఈ మాడ్యూల్ ఆసక్తికరమైన మాడ్యూల్ ఇది ఎందుకు అనే ఐదు ప్రశ్నలకు సమాధానాలు తరువాత కొనసాగించు చున్నాము నేను బహుళ ఎందుకు అనే ప్రశ్నలకు విశ్లేషణ చేసాను నేను ఇది కస్టమర్లతో తనిఖీ చేశాను డేటాతో తనిఖీ చేశాను నేను దాన్ని తనిఖీ చేసి మరియు ఒకటి నుండి మరొకదానికి తాత్విక సంబంధ చెల్లుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే నేను ఏ పరిష్కారంతోనైనా ఇప్పుడే పరిష్కరిస్తానని చెప్పి వెంటనే ఒక పరిష్కారంలోకి రావాలి సమాధానం అవును మరియు కాదు కాబట్టి నేను ఈ ప్రకటనల యుగం లో ఈ సామెత ఈ మాగ్జిమ్ గురించి విన్నాను కాబట్టి చెప్పేది ఏమిటంటే సంఘర్షణ లేని కథ విసుగు కలిగించే విషయం కాబట్టి వివాదం లేకపోతే చెడ్డ వ్యక్తి లేదా చెడు పరిస్థితి లేదు అంటే కథ చాలా బోర్ గా ఉంటుంది నేను ఉదయాన్నే నిద్రలేచాను నేను పళ్ళు తోముకున్నాను నా అల్పాహారం తీసుకున్నాను నేను పనికి వెళ్ళాను నేను పని నుండి తిరిగి వచ్చాను మరియు మధ్యలో భోజనం చేశాను నేను పని నుండి తిరిగి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశాను మరియు నేను పడుకోవడానికి వెళ్ళాను ఇది వివాదం లేని ఏమీ జరగని సూటి కథ కాబట్టి కథకు సంఘర్షణ చాలా అవసరం మనం చూస్తున్నది ఏమిటంటే మన డిజైన్ థింకింగ్ మాడ్యూల్ లో విశ్లేషణ మాడ్యూల్ యొక్క విశ్లేషణ కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఒక నిర్దిష్ట విషయం ఎందుకు జరుగుతుంది మనము 4 లేదా 5 సార్లు ఎందుకు వెళ్ళాము మీకు కావలసినన్నింటికి మీరు వెళ్ళవచ్చు కాని మనము సౌకర్యవంతంగా ఉన్న స్థాయిలో ఆగిపోవచ్చు మనకు నైపుణ్యం ఉంది దానిని మీరు సమస్యను పరిష్కరించడానికి అక్కడ ఉపయోగించవచ్చు నేను సాధారణంగా ఉపయోగిస్తున్నట్లుగా 'కానీ' అన్న పదము వల్ల ఏమి జరుగుతుంది అందువల్ల అది మనకు అనుగుణంగా వస్తుంది అది మన దారిలో ఎదురు అవుతుంది మరియు అది మీరు అధిగమించాల్సిన సవాలు కావచ్చు కాబట్టి ఎటువంటి పరిష్కారం సరైనది కాదు కాబట్టి మీరు అమలు చేయాలని అనుకునే లేదా కలిసి ఉంచడానికి ప్రోటోటైప్ చేసే ఏదైనా పరిష్కారం ఒక రకమైన లోపం ఒక రకమైన సవాలును కలిగి ఉంటుంది మరియు మీకు పరిష్కారం లేకపోయినా అది సంఘర్షణ అవుతుంది ప్రతి పరిస్థితి కూడా అలాంటి సంఘర్షణకు లోనవుతుంది మనము దీనిని ఆసక్తి కలిగిన సంఘర్షణ అని పిలుస్తున్నాము సౌత్ పార్క్ యొక్క సృష్టికర్తల గురించి నేను విన్నాను యానిమేటెడ్ సిరీస్ వయోజన యానిమేటెడ్ సిరీస్ సృష్టికర్తలు చాలా సులభమైన సరళమైన భావనతో ముందుకు వచ్చారు నేను వారి కథలో ఉపయోగించే అన్ని "మరియు" లను వారి నిర్మాణంలో "కానీ" అనే అంశంతో భర్తీ చేయగలను "మరియు మొత్తం చదవండి ఇది చాలా ఆసక్తికరంగా మారింది కాబట్టి ఇది అవును కాని ఈ స్థితిలో ఇది డిస్నీ సృజనాత్మక పద్దతిలో ఉపయోగించబడుతుందని నేను విన్నాను కాని సంఘర్షణను సృష్టించడానికి సందేహాన్ని సృష్టించడానికి సవాళ్లను సృష్టించడానికి అవి ఉపయోగపడతాయి అది మీరు పరిష్కరించగలరు కథలలోని కథానాయకుడు దాన్ని పరిష్కరించగలడు మరియు చెడ్డ వ్యక్తులపై చివరికి విజేతలుగా మారగలడు లేదా వారు సవాలు సంఘర్షణ మరియు అడ్డంకులను లేదా ఏదైనా కావచ్చు చివరికి సంతోషంగా అధిగమిస్తారు కాబట్టి ఇది కొంతవరకు కథలలో నిజం మన డిజైన్ థింకింగ్ మాడ్యూల్తో కూడా ఇది నిజం కాబట్టి నేను దీనిని ఆసక్తికర సంఘర్షణ అని పిలుస్తున్నాను ఎందుకంటే మనం చూసే వివాదం ఇద్దరు మానవులు మానవ నటులు లేదా ఒకరు మానవుడు మరియు ఒక వస్తువు ఒక వస్తువు జంతువు మధ్య చాలా సార్లు నాకు తెలియదు కనుక ఇది సాధారణంగా ఈ రెండింటిలో ఒకటి సంఘర్షణ మధ్య ఉంటుంది అందువల్ల పార్టీ A కి ఏదో కావాలి పార్టీ B వేరేది కావాలని కోరుకుంటుంది అప్పుడు మనకు సంఘర్షణ ఉంది వారు అదే కోరుకుంటే అక్కడ ఎటువంటి సంఘర్షణ లేదు మరియు వారు సంతోషంగా ఉన్నారు కానీ వారు వేరే విషయాలు కోరుకుంటే అది సంఘర్షణ మునుపటి సందర్భంలో నేను 5 వైస్ కాన్సెప్ట్ అని వివరించేటప్పుడు చూసినట్లుగా కస్టమర్ వ్యక్తి తన వాహనాన్ని సర్వీస్ చేసుకుంటున్నాడు సేవా కేంద్రం తన ఇంటికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు అయితే వాహనానికి సేవ అందిస్తున్న వ్యక్తికి నగరమంతా ఉంచడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది చాలా డబ్బు ఖర్చు చేయడం అవుతుంది మరియు అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మనము ఒక సంఘర్షణను చూస్తున్నాము అతను వనరులు కలిగి ఉంటే మరియు అతను చాలా సేవా కేంద్రాన్ని నిర్మించినట్లయితే ఎటువంటి వివాదం లేదు అది అతనికి సులభమైన పరిష్కారం డబ్బు ఖర్చు చేయండి సేవా కేంద్రాలను ఏర్పాటు చేయండి తద్వారా అలా ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ ఒకటి పట్టుకోవాల్సి ఉంది ఇప్పుడు నేను వారికి సిబ్బందిని ఇవ్వవలసి ఉంటుంది మరియు నేను వారికి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఈ పారిశ్రామికవేత్తలకు ఇవి సవాళ్లు కాబట్టి వాస్తవానికి మనము కనుగొన్న పరిష్కారం ఏదీ పరిపూర్ణంగా లేదు కాబట్టి డిజైన్ ఆలోచనాపరులుగా మన పని ఈ ఆసక్తి సంఘర్షణలను వెలికి తీయడం మరియు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడే ఉన్నాయి మీరు వాటిని పరిష్కరించవచ్చు మరియు మీరు ప్రపంచానికి మీ అందమైన పరిష్కారాలను ఇవ్వగలరు మరియు వాస్తవానికి మీరు దానితో మరిన్ని లోపాలను కనుగొంటారు మరియు మరింత అందమైన పరిష్కారాన్ని అందిస్తారు ఇది ఒక చక్రం కర్మ చక్రం కాబట్టి మాట్లాడటం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మనము చాలా సరళమైన ఉదాహరణతో ప్రారంభిస్తాము ఆసక్తికరమైనది అలెగ్జాండ్రా డుమాస్ పుస్తకం 'త్రీ మస్కటీర్స్' అని పిలువబడే ఉదాహరణ వారు చాలాసార్లు సినిమాలు తీశారు మీరు ప్రస్తుతం స్క్రీన్ను చూస్తే మీరు 3 బొమ్మలను చూడవచ్చు ఇవి ముగ్గురు మస్కటీర్స్ నుండి వచ్చిన ఈ 3 వ్యక్తుల లెగో బొమ్మలు మీ ఎడమ వైపున ఉన్నది కథలో కాదు నా కథలో అతను పోర్థోస్ అని పిలువబడే ప్రధాన పాత్ర మిగతా ఇద్దరు కుర్రాళ్ళు అథోస్ మరియు అరామిస్ మొత్తం మీద వారు త్రీ మస్కటీర్స్ అవుతారు కాబట్టి పోర్థోస్ గడ్డం గల వ్యక్తి అతను గొప్ప ఖడ్గవీరుడు అతను ముగ్గురు మస్కటీర్లలో చాలా అంకితభావంతో ఉన్నాడు చాలా నమ్మకమైన వ్యక్తి ఈ ముగ్గురిలో కామిక్ రిలీఫ్ గా తరచూ కనబడతాడు మిగతా ఇద్దరు బహుశా గంభీర స్థాయిలో ఉన్నారు వాస్తవానికి అతనిని లెగో బ్లాక్ చూపించినప్పటికీ చాలా గంభీరంగా ఉన్నా కాని వాస్తవానికి అతను హాస్యాస్పదమైన వ్యక్తి నేను అతడిని ప్రేమిస్తున్నాను అతను కూడా ఫన్నీ లక్షణాలను కలిగి ఉన్న చమత్కారమైన వ్యక్తి నేను వివరించబోయే మన కథకు చాలా ముఖ్యమైనది ఏమిటంటే అతనిని తాకడం శారీరకంగా తాకడం అతనికి ఇష్టం లేదు ఎవరైనా అతన్ని తాకినట్లయితే అతని కత్తి వచ్చి ఆ వ్యక్తి తల నరుకుతూ ఉంది అతన్ని తాకిన వ్యక్తికి ఇది ఆసక్తికరమైన ప్రతిపాదన కాదు మీరు కోరుకుంటే ఆసక్తికర సంఘర్షణ కాబట్టి ఒక్క క్షణం ఆగి ఊహించుకోండి మీరు అతని దర్జీ అని ఊహించుకోండి మరియు పోర్థోస్ కలిగి ఉన్న మరో లక్షణం ఏమిటంటే అతను ఫ్యాషన్ దుస్తులను ఇష్టపడ్డాడు కాబట్టి మీరు అతని దర్జీ మరియు మీరు అతని బట్టలు అతని కోసం కుట్టాలి మీరు తాకలేరు అతన్ని మరియు పోర్థోస్ వంటి వ్యక్తి కోసం టైలర్లు వాస్తవంగా ఎలా కొలుస్తారో మీరు చూస్తే మీకు బాగా కొలిచే టేప్ అవసరం మరియు అతని కొలతలు కొలిచేందుకు మీరు అతన్ని తాకవలసి ఉంటుంది తద్వారా మీరు అతని ఫ్యాషన్ బట్టలు సిద్ధం చేయవచ్చు కాబట్టి మీరు దర్జీ అయితే నేను మీ గురించి మీకు మాత్రమే జాలిపడుతున్నాను మీరు దర్జీ అయితే నేను నిజంగా జాలిపడుతున్నాను ఎందుకంటే మీరు మీ చేతుల్లో చాలా అసౌకర్య పరిస్థితిని కలిగి ఉంటారు కాబట్టి దీనిని ఈ 2 పార్టీల మధ్య ఆసక్తి సంఘర్షణగా ఫ్రేమ్ చేద్దాం ఫ్యాషన్ బట్టలు కుట్టాలని కోరుకునే పార్టీ 1 పోర్థోస్ పార్టీ 2 మీరు బట్టలు కుట్టాల్సిన దర్జీ మరియు అతనిని తాకకుండా కొలవాలి గ్రాఫికల్ ఆకృతిలో సంఘర్షణ ఎలా ఉందో చూద్దాం మీరు పోర్థోస్ యొక్క దర్జీ మరియు మీ వద్ద మీ వద్ద కొలిచే టేప్ ఉంది కాబట్టి ఇది మీ ఎంపిక యొక్క ప్రధాన పరికరం కాబట్టి మీరు కొలిచే టేప్ గురించి చెప్పుకోవడానికి మీకు 2 ఎంపికలు ఉన్నాయి మీరు మీ కొలిచే టేప్ను ఉపయోగించవచ్చు మరియు మీ కొలతలను తీసుకోవచ్చు లేదా మీ కొలిచే టేప్ను ఉపయోగించవద్దు మరియు మీ కొలతలను తీసుకోవాలి మీరు వ్యక్తి యొక్క ఎలా కంటి గుడ్డు చూడగలరు మీరు నాకు తెలిసిన అనుభవజ్ఞుడైన దర్జీ మీరు వ్యక్తులను తెలుసుకోవటానికి మీకు సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీరు ఈ బర్లీ స్వాష్ బక్లింగ్ ఖడ్గవీరుడిని చూడటం ద్వారా అతని పరిమాణం తీసుకోవచ్చు మీరు బహుశా ఐబాల్ మరియు అతని కొలతలను వ్రాయవచ్చు ఈ క్రిందివి ఇప్పుడు మీరు కొలిచే టేప్ను ఉపయోగించకపోతే ఏమి జరుగుతుందో వాదనల కోసమే ఆ కేసును తీసుకుందాం మీరు కొలిచే టేప్ను ఉపయోగించవద్దని మీ విస్తారమైన అనుభవాన్ని ఉపయోగించమని మరియు మీరు ఆకుపచ్చ రంగులో చూడగలిగే మంచి భాగాన్ని తాకడం లేదని చెప్పండి పోర్థోస్ కలిగి ఉన్న ఒక షరతును సంతృప్తి పరుస్తుంది అయితే మీ కంటిచూపుతో ఏమి జరగదు అయితే మీ విస్తారమైన అనుభవంతో ఇప్పటికే సరిగ్గా సరిపోని బట్టలు బిగువుగా వుండే బాగాలేని బట్టలు ఇచ్చారు మరియు అది మన మిస్టర్ పోర్థోస్ కు బాగా సరిపోదు అతనికి మీరు నచ్చడం లేదు ఎందుకంటే మీరు అతని కోసం సరిపొని బట్టలు కుట్టారు కాబట్టి అతను ఏమి చేస్తాడు అతను తన కత్తిని బయటకు తీస్తాడు మీ తలపైకి విసురుతాడు ఇది మంచి ప్రతిపాదన కాదు ఇతర దృష్టాంతాలను పరిశీలిద్దాం ఇక్కడ మీరు కొలిచే టేప్ను ఉపయోగిస్తారు మరియు మీరు వెళ్లి మిస్టర్ పోర్థోస్ నుండి అన్ని కొలతలను తీసుకోండి మరియు ఫలితంగా ఇది గ్రీన్ బాక్స్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది కొలతలు ఖచ్చితంగా ఉన్నాయిపూర్తిగా ఖచ్చితంగా ఉన్నాయి అవి చాలా బాగా సరిపోతాయి బట్టలు బాగా సరిపోయేందున మిస్టర్ పోర్థోస్ సంతోషంగా ఉన్నాడు కానీ కొలిచే ప్రక్రియలో మీరు అతన్ని తాకి మీ తలపైకి తెచ్చుకున్నారు అతని బట్టలు బాగా కుట్ట పడ్డాయా లేదా అని మీరు ఎప్పటికీ కనుగొనలేరు కాబట్టి డిజైనర్లుగా డిజైన్ ఆలోచనాపరులుగా మనము అత్యాశతో మాట్లాడే పద్ధతిలో ఉన్నాము మనకు ముట్టుకోవడంకోవడం ఇష్టం లేదు మరియు కొలతలు ఖచ్చితంగా ఉండాలని మనము కోరుకుంటున్నాము ఇవి 2 దృక్కోణాల నుండి మాట్లాడటానికి కాబట్టి మంచి యుక్తమైన బట్టల కోసం మన కొలతలు ఖచ్చితంగా ఉండాలి మరియు పోర్థోస్ను సంతోషంగా ఉంచడానికి మీరు అతన్ని తాకలేరు కాబట్టి ఇవి 2 ప్రమాణాలు ఇవి ఈ సమస్యలో మీరు కోరుకున్న ఫలితాన్ని ఇస్తాయి ఇది మీరు పరిష్కరించాల్సిన సంఘర్షణ మీరు చూడగలిగినట్లుగా కొలిచే టేప్ను ఉపయోగించడం మీ తలపైకి తెచ్చుకుంటారు మరియు మీరు కొలిచే టేప్ను ఉపయోగించవద్దు అయినా మీ తలపైకి వస్తుంది మీరు ఈ దృష్టాంతాన్ని పరిష్కరించాలి మనము కృతజ్ఞతగా అనుకరిస్తున్నాము దీన్ని మనము నిజంగా చేయడం లేదు కాబట్టి మన తలలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు బహుశా ఆలోచించగల కొన్ని పరిష్కారాలు ఏమిటంటే అతను పాత బట్టలు కలిగి ఉంటే నేను వాటిని పొంది మరియు అతనికి ఇస్తాను మరియు అది బహుశా సమస్యను పరిష్కరిస్తుంది ఇది చాలా బాగుంది కాబట్టి మేము అతనికి పాత బట్టలు ఇవ్వడం దర్జీ ఇవ్వడం పాత బట్టలు ఇవ్వడం ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు మరియు అది మీ కోసం సమస్య పరిష్కరిస్తుంది అయినప్పటికీ పోర్థోస్ యొక్క మునుపటి పాత దుస్తులను ఎవరు కుట్టారు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న అది మళ్ళీ సంఘర్షణ కాబట్టి మీకు ఒకటి వచ్చింది మరియు మరొకటి మీకు లభించాయి కాబట్టి మీరు కొనసాగించండి కాబట్టి తదుపరి పరిష్కారం నేను మీకు ఇంకొక చమత్కారం ఇస్తాను అతను ఆహారాన్ని ఇష్టపడ్డాడు అతను వైన్ ను మెచ్చుకున్నాడు కాబట్టి నా పరిష్కారం మీకు వైన్ తాగించడం అని మీకు తెలుస్తుంది అతను పూర్తిగా కదలకుండా ఉండే వరకు అతను పడి వున్నాడు మరియు అతను ఇకపై కదలలేడు కాబట్టి మీరు అతన్ని తాకుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా అతను గుర్తించలేడు అతను ఎప్పటికీ గుర్తుంచుకోడు ఆపై మీరు వెళ్లి మీ కొలతలను తీసుకోవచ్చు అది అక్కడ మరొక పరిష్కారం అవుతుంది మీరు కొలిచే టేప్ను ఉపయోగిస్తున్నారు మీ కొలతలు ఖచ్చితంగా ఉన్నాయి మరియు మీరు అతన్ని తాకినారు కానీ మీరు అతన్ని తాకినట్లు అతనికి తెలియదు కాబట్టి మీరు అతనిని తాకలేదని భావించిన కస్టమర్ను మీరు సంతృప్తిపరుస్తున్నారు కానీ మీకు ఇంకా మీ కొలతలు వచ్చాయి కాబట్టి పోర్థోస్ పాత్ర యొక్క మరొక చమత్కారం కాబట్టి పోర్థోస్ గురించి మీకు మరింత తెలుసు మీరు నిజంగానే ఎక్కువ పరిష్కారం పొందవచ్చు కాబట్టి అతని పాత్ర యొక్క మరొక విచిత్రం ఏమిటంటే అతను తన లేడీస్ను ప్రేమిస్తున్నాడు అతను ఒకే సమయంలో అనేక సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి కొలత చేయడానికి మీరు అతని ఉంపుడుగత్తెలలో ఒకరికి శిక్షణ ఇవ్వవచ్చు అందువల్ల అతను తన స్త్రీలను తనను తాకడానికి అనుమతిస్తాడు మరియు మీరు నిజంగా కొలతలు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు అతన్ని తాకడం లేదు కాబట్టి అక్కడ ముట్టుకోవడం జరుగుతోంది కాని పోర్థోస్ను తాకడం జరగదు కాబట్టి ఆ విధంగా తాకడం సంతృప్తికరంగా లేదు అయితే కొలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే మీ కోసం కొలతలు చేయడానికి మీరు ఒక మహిళకు శిక్షణ ఇచ్చారు కాబట్టి ఈ 2 ప్రమాణాలు ఖచ్చితంగా రాజీపడలేవని మనము భావిస్తున్నాము మీరు ఒక R1 ప్లస్ ప్రమాణాలు సంతృప్తి పరచాలి మరియు R2 ప్లస్ కూడా సంతృప్తి చెందాలి కాబట్టి ఈ సందర్భంలో దర్జీ అనుసరించిన పరిష్కారం అద్దం ప్రతిబింబాన్ని ఉపయోగించడం ఈ విధంగా తాకడం లేదు మరియు మీరు పోర్థోస్ను చుట్టూ తిరగమని అడగాలి మరియు అతను కొలతలను చాలా ఖచ్చితంగా చేస్తాడు అవును అతను వాదించగలడు కానీ ఇది చాలా బాగా పనిచేసే దర్జీ పరిష్కారం ఇది వివరించిన ఉదాహరణ మరియు అకస్మాత్తుగా ఆవిష్కర్త జెనెరిక్ ఆల్ట్షులర్ రాసిన పుస్తకంలో ఉంది ఇది ఒక ఆహ్లాదకరమైన సమస్య నేను దీన్ని మీ దృష్టికి తీసుకురాగలనని మరియు మీ కోసం సంఘర్షణ యొక్క ఆసక్తిను హైలైట్ చేయగలనని అనుకున్నాను నేను ఇప్పటికే చూసిన మరొక ఉదాహరణ నాకు ఉంది మరియు నేను ఈసారి ఆసక్తి దృక్పథం నుండి చూడబోతున్నాను ఎందుకంటే ఈ సమస్యకు మనము ఇప్పటికే 5 ఎందుకు లను వర్తింపజేసాము మరియు వాస్తవానికి మనం ఈ సందర్భంలో సంఘర్షణ ఏమిటో చూడబోతున్నాం కాబట్టి ఈ సందర్భంలో మీకు ఈ కేసు గుర్తుంటే "మనము ఈ విద్యార్థిని ప్రతిసారీ ఆలస్యంగా చూపించాము మరియు నేను అతనిని మనము 3 స్థాయిలకు క్రిందికి ఎందుకు చేరుకొవాలి అని అడిగాను కాని మనము 2 వ స్థాయికి చేరుకుంటున్నాము అక్కడ అతను ఆలస్యం అయినందున అతను నిద్రపోవడానికి ఆలస్యంగా వెళ్ళాడు అందుకే అతను ఆలస్యంగా వచ్చాడు అతను ముందుగానే మేల్కొన్నట్లయితే అతను సమయానికి వస్తాడు కాబట్టి ఇది అంత సులభం కాబట్టి ఇందులో ఎటువంటి సంఘర్షణ లేదు అతను సమయానికి లేవడానికి ముందుగానే మేల్కొలపాలి అది అంత సులభం అయినప్పటికీ అతను చాలా గడువు ఉన్నందున అతను ఆలస్యంగా నిద్రపోతున్నాడని మనము గ్రహించాము కాబట్టి ఇది వాస్తవానికి అతను చాలా గడువులను కలిగి ఉన్న సంఘర్షణ పడుతున్నాడు మరియు ఆ విధంగా అతను ఎప్పుడూ నిద్రపోవడానికి తొందరగా వెళ్ళలేడు కాబట్టి పోర్థోస్ యొక్క దర్జీతో మీరు చూసిన నా గ్రాఫికల్ ఆకృతిలో నేను నిర్వచించిన విధంగా సంఘర్షణ ఇక్కడ విద్యార్థి మరియు మన నియంత్రణలో నిద్రపోయే గంటల సమయం ఉన్నది కాబట్టి అతను ఆలస్యంగా నిద్రపోతాడు పాజిటివ్ ఏమిటంటే అతని కోర్సు గడువు సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి అతను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాని అతను నాతో వ్యవహరించాలి ఎందుకంటే అతను ప్రతిసారీ తరగతికి ఆలస్యంగా వస్తాడు ఎందుకంటే ఈ కోర్సు గడువు అంతా అతని మెడకు చుట్టుకుంటోంది కనుక ఇది దృశ్యం 1 మనము నిద్ర గంటలను మార్చుకుంటే అతను ఉదయాన్నే మేల్కొంటాడు అతను సమయానికి తరగతికి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్న ప్రొఫెసర్ని ఏదేమైనా అతను ఇతర కోర్సుల గడువులను కోల్పోతాడు మరియు ఇతర ప్రొఫెసర్లు దానిని ఇష్టపడరు మరియు బహుశా అతని గ్రాడ్యుయేషన్ మెడకు కత్తిలా ఉంది కాబట్టి అతని మెడ మాట్లాడటానికి లైన్లో ఉంది కాబట్టి మనము నిర్వచించిన సంఘర్షణ ఏమిటంటే అతను సమయానికి తరగతికి వచ్చే ఈ రెండు ప్రమాణాలను సంతృప్తి పరచాలి నేను అతనిని ఆలస్యంగా చూడాలనుకోవడం లేదు ఎందుకంటే అతను తరగతి ప్రారంభంలో ఏదో ముఖ్యమైనదాన్ని కోల్పోవచ్చు అదే సమయంలో అతను తన కోర్సు గడువులను సంతృప్తి పరచకుండా ఉండకూడదు కాబట్టి డిజైన్ థింకింగ్ సొల్యూషన్ దీనిని పరిష్కరించాలి మరియు ఇది మేము కోరుతున్నది ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు సూచించే ఏదైనా పరిష్కారం ఈ రెండు ప్రమాణాలను సంతృప్తి పరచాలి అన్ని కోర్సు గడువులలో R1 ప్లస్ సంతృప్తి చెందింది మరియు అతని యొక్క R2 ప్లస్ సమయానికి నా తరగతికి వస్తోంది కాబట్టి మేము హైలైట్ చేసినట్లు ఇది సంఘర్షణ కాబట్టి ఈ సంఘర్షణను తెలియజేయడానికి ఇది దృశ్యమాన మార్గం దీన్ని ఎవరికైనా ప్రదర్శించడం చాలా సులభం కాబట్టి మీరు సంఘర్షణ ఏమిటో కనుగొన్నప్పుడు దీన్ని ఈ పద్ధతిలో గీయడం చాలా సులభం మరియు దానిని ఎవరికైనా వివరించడం కూడా చాలా సులభం మరియు వారు దానిని రంగులలో చూడగలరు అవును ఆకుపచ్చ నాకు కావలసినది మరియు ఎరుపు రంగు నాకు అక్కరలేదు కాబట్టి అతను దీన్ని చేయటానికి ముందుగా నిద్రపోవాలి మరియు అతను ఆలస్యంగా నిద్రపోవాలి కాబట్టి మీరు దీన్ని నిజంగా చేయవచ్చు దీనిపై పని చేయండి కాబట్టి ఈ మోడల్ను ఎలిమెంట్ నేమ్ వాల్యూ ఇఎన్వి Element Name Value - ENV ఎలిమెంట్ నేమ్ వాల్యూ అంటారు కాబట్టి అన్ని అంశాలు వివరించబడ్డాయి ఇక్కడ విలువలు వివరించబడ్డాయి మరియు పేర్లు కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి సంఘర్షణను వివరించే ఎలిమెంట్ నేమ్ వాల్యూ పద్ధతి ద్వారా దీని అర్థం కాబట్టి సంఘర్షణను అర్థం చేసుకోవడానికి ఇది గొప్ప నమూనా కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలో చూడటానికి మీరు మీ స్వంతంగా చేయగల కొన్ని వ్యాయామాలు చేయవచ్చు నేను వచ్చే వారం సమాధానాలను పోస్ట్ చేస్తాను తదుపరిసారి కలిసినప్పుడు మనము నిజంగా సమాధానాలను చర్చిస్తాము మనకు ఈ అభ్యాసములు ఉన్నాయి నేను మీకు 3 సమస్యలను ఇవ్వబోతున్నాను మీరు ఒకదాన్ని ఎంచుకోవచ్చు సాధన కోసం 2 ఎంచుకోవచ్చు మీకు చాలా నమ్మకం ఉంటే మీరు 3 వ స్థానానికి వెళ్లి కూడా చేయవచ్చు కాబట్టి ఇవి నేను వివరించే 3 సమస్యలు మరియు మీరు మొదట సమస్య యొక్క బహుళ ఎందుకు విశ్లేషణ చేయవచ్చు మరియు తరువాత సమస్య యొక్క ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణ చేయవచ్చు కాబట్టి మీరు పరిష్కరించాల్సిన ఖచ్చితమైన సమస్య ఏమిటో మీరు గుర్తించవచ్చు లేదా మీరు అన్ని సమస్యలను గుర్తించవచ్చు మరియు అన్ని మల్టీ వైలను వేర్వేరు దిశల్లో చేయవచ్చు మరియు మీరు మీ జీవితాన్ని క్లిష్టతరం చేయవచ్చు మరియు అవన్నీ ఎలా పరిష్కరించాలో చూడవచ్చు వైస్Why's మరియు వైరుధ్యాల పరంగా ఎలా ఆలోచించాలనే దానిపై మీరు పాండిత్యం పొందిన తర్వాత కూడా ఇది సాధ్యపడుతుంది కాబట్టి నేను ఇవ్వబోయే అభ్యాసములు 3 సమస్యలు 1 వ ఆసక్తికరమైనది ఇది గ్రామీణ భారతదేశంలో బహుశా తరగతి గది సెటప్ మరియు ఉపాధ్యాయుడు పిల్లలందరికీ బోధనలో బిజీగా ఉన్నారు ఇప్పుడు స్పష్టంగా పరధ్యానంలో ఉన్న పిల్లవాడిని చూడండి అతని వద్ద ఐప్యాడ్ లేదా టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ లేదని నేను ఊహిస్తున్నాను కాని అతను ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు కానీ అతను తరగతిపై దృష్టి పెట్టలేదు కాబట్టి అతను పరధ్యానంలో ఉన్న పిల్లవాడు కాబట్టి ఈ సమస్య ఉపాధ్యాయులు మరియు పిల్లల గురించే కాబట్టి మీరు ఆలోచించగలిగితే ఇవి 2 విరుద్ధమైన పార్టీలు కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు బోధించడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు ఇక్కడ ఉన్న పిల్లవాడు శ్రద్ధ చూపడం లేదు ఇతర పిల్లలు గురువు ఏమి బోధిస్తున్నారో చూస్తున్నారు కాని బహుశా అనుసరించకపోవచ్చు కాబట్టి ఇది ఒక సాధారణ తరగతి గది దృశ్యం ఇక్కడ పిల్లలందరూ ఒకే వేగంతో అనుసరించరు మరియు వారిలో కొందరు వేగంగా వెళుతున్నారు వారు మరోవైపు ఉపాధ్యాయుడిని అనుసరించగలుగుతారు వారిలో కొందరు వెనుకబడి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ దృష్టాంతం ఏమిటంటే ఉపాధ్యాయుడు వారి సిలబస్ను సమయానికి పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే ఆమె వేగాన్ని పెంచుకోవాలి ఆమె కొనసాగించాలి మరియు ఇది మేము మీతో ఏమి చేస్తున్నామో అటు వంటి రికార్డ్ చేయబడిన సమావేశ కాలము కాదు కానీ ఇది ఒక ప్రత్యక్ష సమావేశ కాలము లో ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో దాని ప్రకారం ఆమె వేగాన్ని మార్చాలి మరియు మీరు చిత్రంలో చూసే విధంగా నాకు పెద్ద తరగతి ఉంటే ప్రతి బిడ్డను బోర్డులో ఉంచడం ఉపాధ్యాయుడికి సవాలుగా ఉంటుంది కాబట్టి ఇది ఒక సవాలు ఉపాధ్యాయులు తరచుగా ఎదుర్కొంటారు కాబట్టి ఇది ఎందుకు జరుగుతుందో మీరు హైలైట్ చేయాలి పిల్లలు మరియు ఉపాధ్యాయుల మధ్య ఖచ్చితమైన సంఘర్షణ ఏమిటి ఆమె పూర్తి చేయవలసిన అవసరం నేను మీకు ఇక్కడ కొన్ని ఆధారాలు ఇవ్వబోతున్నాను ఆమె తన సిలబస్ను సమయానికి పూర్తి చేయాలి ఆమె వేగంగా లేదా నెమ్మదిగా వెళ్ళవచ్చు పిల్లలు ఆమెతో కలసి ఉండాలి మరియు వారి అభ్యాస track ట్రాక్కూడా గమనించాలి కాబట్టి మీరు కోరుకున్న ఏ స్థాయి వరకు ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపై మీరు తార్కికం చేయవలసి ఉంటుంది మరియు ఇది నా తార్కికంలో నేను చేసిన దానికి సరిపోతుందో లేదో చూడండి మరియు మనము ఈ తదుపరి తరగతిని చూస్తాము కాబట్టి ఇది సమస్య సంఖ్య 1 నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు 3 సమస్యలలో ఒకదాన్ని చేయవచ్చు కాబట్టి మనము తదుపరి సమస్యకు వెళ్తాము ఇది అంతరిక్ష నౌక పునర్వినియోగ అంతరిక్ష వాహనం ఇది మొదట 60 70 లలో ప్రారంభించబడింది మరియు 60 70 లలో పరీక్షించబడింది మరియు ప్రారంభించబడింది ఇది కొంతకాలంగా కొనసాగుతోంది అనేక అంతరిక్ష నౌకలు ప్రారంభించబడ్డాయి మరియు అవి సురక్షితంగా తిరిగి వచ్చాయి కాబట్టి నేను మీకు స్పేస్ షటిల్ గురించి మాత్రమే కాకుండా మీ చిత్రంలో మీరు చూసినట్లుగా రన్వే పై ల్యాండింగ్ చేయడాన్ని మీరు చూసిన ఏదైనా విమానం గురించి కూడా వివరించబోతున్నాను విమానం తాకినప్పుడు చాలా పొగ ఉందని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ సందర్భంలో అంతరిక్ష నౌక టార్మాక్ లేదా రన్వే ను తాకుతుంది కాబట్టి నేను మీకు ఒకదాన్ని ఇవ్వబోతున్నాను మీరు ఊహించే విధంగా చాలా పొగ ఉంది మీరు దాని గురించి ఆలోచించ దలిచిన కొంత సమయం ఇస్తాను సరే మీరు వీడియోను పాజ్ చేసి దాని గురించి ఆలోచించవచ్చు సరే మీ కోసం కొన్ని స్పాయిలర్లు మీరు ఇంకా తాత్కాలిక విరామము చేయవచ్చు చక్రం వెనుక భాగంలో పొగ పొగ రావడానికి కారణం చక్రం మరియు రన్వే మధ్య చాలా ఘర్షణలు ఉన్నాయి కాబట్టి విమానం ల్యాండ్ అయినప్పుడు చాలా వేగంగా ఉంటుంది సహజంగానే భూమి కదలడం లేదు అది 0 వేగంతో ఉంటుంది తద్వారా ఇది చాలా ఘర్షణకు దారితీస్తుంది మరియు అందువల్ల చాలా పొగకు దారితీస్తుంది మరియు పొగ మాత్రమే కాదు పొగ అన్ని టైర్లు అరగడం వల్లనే సరే కాబట్టి మీరు ఏరోస్పేస్ ఇంజనీర్ కాదని నాకు తెలియదు కాని టైర్ అరగడానికి ముందే నేను కొన్ని సార్లు ఊహిస్తున్నాను మరియు ఇది టైర్ అరగడం సమస్య కావచ్చు సరే కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక సమస్యపై 5 వైస్లను ఎలా చేయాలనే దాని గురించి ఆలోచించాలి మునుపటి సమస్య కోసం నేను చేసినట్లుగా నేను మీకు మళ్ళీ సూచన ఇస్తాను ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వేగాన్ని తగ్గించలేము ఎందుకు ఎందుకంటే నేను కొన్ని మ్యాగజైన్లలో చదివినప్పుడు అది నిలిచిపోవచ్చు ఏరోస్పేస్ మ్యాగజైన్లు అంటే మీరు వేగం చాలా మందగించినట్లయితే విమానం వాస్తవానికి ఆగిపోతుంది కాబట్టి మీరు క్రిందకు వెళ్ళలేని నిర్దిష్ట సూచించిన వేగం ఉంది కాబట్టి మీరు చూడవలసినది అదే కాబట్టి మీరు 5 వైస్ కారణాలు కొన్ని వైస్ కనీసం 1 లేదా 2 లేదా 3 గురించి తెలుసుకోవాలి మరియు మీరు కనుగొనగలిగినంత వరకు మరియు ఇప్పుడు సంఘర్షణలో ఉన్న పార్టీల సంఘర్షణ విశ్లేషణ చేయండి బహుశా సూచనగా తెలుపడం బహుశా టైర్ మరియు రన్వే సరే కాబట్టి మీరు దాన్ని చూడవచ్చు మరియు సంఘర్షణ ఏమిటో చూడవచ్చు మనము తదుపరి సమయంలో దీన్ని కవర్ చేద్దాము నేను కవర్ చేయబోయే 3 వ సమస్య నేను తీపి సమస్య అని అంటాను ఇది చాలా తీపి సమస్య నాకు ఇష్టమైన సమస్యలలో ఒకటి ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఇష్టపడుతున్నాను ఇది హెర్షీస్ సంస్థ వారు ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ లో సమస్యను పోస్ట్ చేశారు మరియు వారు దీనిని పరిష్కరించాలని కోరుకున్నారు సమస్య సరే కాబట్టి సమస్య ఏమిటంటే వారు హెర్షే చాక్లెట్లలో ఒక కంటైనర్ రవాణా చేయాలనుకున్నారు నేను చాక్లెట్లను ప్రేమిస్తున్నాను వారు దీనిని ఒక భౌగోళికం నుండి మరొక భౌగోళికం కు చాక్లెట్లు రవాణా చేయాలనుకున్నారు టాబ్లెట్ టాబ్లెట్ ఒకే సమస్య ఏమిటంటే ఇతర భౌగోళికం చాలా వేడి ఉంది మరియు చాక్లెట్లను వాస్తవానికి వేడి పరిస్థితులకు తీసుకువెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఊహించారా అవును అది కరుగుతుంది అది నిజంగా కరుగుతుంది అధిక ఉష్ణోగ్రతల వద్ద చాక్లెట్లు బాగా లేవు కాబట్టి నేను 25 డిగ్రీల సెంటిగ్రేడ్ గురించి ఊహిస్తాను ఈ చాక్లెట్లకు సరైన పని చేయాలి కాబట్టి వారి పరిసర ఉష్ణోగ్రత చాలా ఉంటే అధిక 30 35 డిగ్రీలు లేదా 40 డిగ్రీల క్రమంలో చెప్పండి ఇది ఈ చాక్లెట్లును రవాణా చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి హెర్షే నుండి వచ్చిన పరిస్థితి ఏమిటంటే అవును వారు ఇప్పటికే రవాణా చేయాల్సిన ప్యాకేజింగ్ను మీరు డిజైన్ చేయవచ్చు కానీ ఉష్ణోగ్రతలో ఈ మార్పును తట్టుకోగలగాలి కానీ అదే సమయంలో ఇది చాలా చౌకగా ఉండాలి సరే చాలా చాలా చవకైనది వీలైతే ఖరీదైన పదార్థం లేకుండా లేదా పదార్థాన్ని సమీకరించటానికి కఠినంగా లేకుండా చేయండి అప్పుడు మీరు సరే అది పోస్ట్ చేసిన సమస్య మళ్ళీ మనము ఈసారి 5 వైస్ మరియు ఆసక్తి సంఘర్షణ ను ఉపయోగించి విశ్లేషిస్తాము ఈ సందర్భంలో మళ్ళీ సూచన ఏమిటంటే సంఘర్షణలో ఉన్న పార్టీలు చాక్లెట్ మరియు చాక్లెట్ చుట్టూ పరిసర గాలి కాబట్టి మీరు ఈ 3 సమస్యలపై ఒక లొతైన సంఘర్షణ తీసుకోవచ్చు ఒకదానిలో మీరు మీ స్వంతంగా విశ్లేషించవచ్చు మీరైతే నమ్మకంగా తదుపరిదానికి వెళ్ళండి మరియు మీరు మూడింటిని ప్రయత్నించగలిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను కాబట్టి దాని కోసం ఈ రోజు ఈ 3 సమస్యల విశ్లేషణతో మేము మిమ్మల్ని తదుపరిసారి చూస్తాము